మనం ఫ్లూయిడ్ స్టాటిక్స్ గురించి చర్చిస్తున్నప్పుడు మన లక్ష్యాలలో ఒకటి ఆ ప్రెషర్ కారణంగా సాలిడ్ సర్ఫేస్ పై పనిచేసే ఫోర్స్ ఏమిటో తెలుసుకోవడం ఆ సాలిడ్ సర్ఫేస్ వచ్చేసి ప్లేన్ గా లేదా కర్వ్డ్ గా ఉండవచ్చు మనము ప్లేన్ సర్ఫేస్ పై ఉన్న ఫోర్స్ యొక్క ఉదాహరణతో ప్రారంభిద్దాం ప్లేన్ సర్ఫేస్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే అటువంటి సర్ఫేస్ కదలకుండా ఉన్న ఫ్లూయిడ్ లో మునిగిపోతుందని మనము పరిశీలిస్తున్నాము మనము అమరిక యొక్క స్కెచ్ గీయడానికి ప్రయత్నిద్దాం ఇది ఫ్లూయిడ్ యొక్క ఫ్రీ సర్ఫేస్ అని అనుకుందాం అంటే పైన అట్మాస్ఫియర్ క్రిందవాటర్ ఉందని ఉదాహరణగా అనుకుందాం ఒక సర్ఫేస్ ఉంది ఆ సర్ఫేస్ యొక్క ఎడ్జ్ వ్యూ ఇలా ఉంది ఇది ప్లేన్ సర్ఫేస్ సొ ఇది ప్లేన్ సర్ఫేస్ మరియు మీరు బోర్డు యొక్క ప్లేన్ లో దాని ప్రొజెక్షన్ చూస్తున్నప్పుడు ఇది కేవలం ఎడ్జ్ వ్యూ లైన్ వలె కనిపిస్తుంది కాబట్టి మనము ఒక లైన్ ను గీసినప్పుడల్లా ఇది ఒక రకమైన ఆర్బిట్రారిలీ డిస్ట్రీబ్యుటెడ్ ఫ్లాట్ సర్ఫేస్ అని గుర్తుంచుకోండి దీని ఎడ్జ్ ఈ లైన్ ద్వారా సూచించబడుతుంది కాబట్టి అటువంటి సర్ఫేస్ ఒక ఫ్లూయిడ్ లో ఉంది మరియు ఫ్లూయిడ్ లో డిస్ట్రీబ్యుటెడ్ ప్రెషర్ కారణంగా ఈ సర్ఫేస్ పై ఉన్న ఫోర్స్ ఏమిటో తెలుసుకోవడానికి మనకు ఆసక్తి ఉంది ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని సర్ఫేస్ యొక్క ఇతర వ్యూ ను గీయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇది ఒక ఆర్బిట్రరి జియోమెట్రీ యొక్క ప్లేన్ సర్ఫేస్ కాబట్టి దీనికి సమాంతరంగా చూసినప్పుడు ఇది సర్ఫేస్ యొక్క విభాగం అని అనుకోండి మనం ఒక నిర్దిష్ట కోఆర్డినేట్ యాక్సిస్ న్ని ఏర్పాటు చేద్దాం మనం దీనిని ఎక్స్టెండ్ చేస్తే అది ఈ పాయింట్ దగ్గర ఫ్రీ సర్ఫేస్ ని కలుస్తుంది కాబట్టి మనం దీనిని y యాక్సిస్ అని పిలుస్తాము x యాక్సిస్ కి పర్పెండికులర్ గా ఉండే యాక్సిస్ మన సమస్య నిజానికి చాలా సులభమైన సమస్య సమస్య ఏంటంటే డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ యొక్క ఫలితాన్ని కనుగొనడం ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ కి దారితీస్తుంది ఇది డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ ఎందుకంటే ప్రెషర్ హైట్ తో లీనియర్ గా మారుతుంది ప్లేట్ యొక్క విభిన్న ఎలిమెంట్స్ ఫ్రీ సర్ఫేస్ నుండి వేర్వేరు హైట్ లలో ఉంటాయి కాబట్టి ఇది డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ ప్లేన్ సర్ఫేస్ తో నిర్వహించడం యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ సిస్టమ్ ఆఫ్ ప్యారలల్ ఫోర్సెస్ కాబట్టి మీకు ఉదాహరణ కోసం మీరు యాక్సిస్ నుండి y దూరంలో ఒక చిన్న ఎలెమెంట్ ని పరిగణించినట్లయితే ఆ ఎలెమెంట్ యొక్క మందం dy అని అనుకుందాం కాబట్టి ఈ ఎలెమెంట్ పై పనిచేసే ప్రెషర్ కారణంగా వచ్చే ఫోర్స్ ఏమిటి ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా ఈ ఎలెమెంట్ పై పనిచేసే ఫోర్స్ dF అని అనుకుందాం ఇది కదలకుండా ఉన్న ఫ్లూయిడ్ కాబట్టి dF అంటే ఏమిటి dF అనేది ఎలెమెంటల్ ఏరియా ని ఎలెమెంట్ యొక్క లోకల్ ప్రెషర్ తో గుణించగా వచ్చేది మనం మాట్లాడుతున్న ఎలెమెంటల్ ఏరియా వేరొక వ్యూ లో పూర్తిగా ప్రాతినిధ్యం వహించవచ్చని అనుకుందాం ఇది dA గా అనుకుందాం ఇది ఈ dy కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి dF ydA so dF gy Sin dA FdF g Sin Ay dA ఫ్రీ సర్ఫేస్ వద్ద ప్రెషర్ అనేది రిఫరెన్స్ ప్రెషర్ దిగువన వాటర్ లేవని అనుకుందాం ఈ ఉదాహరణను పరిశీలించండి ఇది ఒక సర్ఫేస్ అని అనుకుందాం ఇప్పుడు ఇక్కడ వాటర్ లేదు దాని చుట్టూ అన్ని వైపుల నుండి గాలి ఉంటుంది అది ఈక్విలిబ్రియమ్ లో ఉంటే గాలి ప్రెషర్ అన్ని వైపుల నుండి ప్రభావాన్ని రద్దు చేస్తుంది నెట్ ఎఫెక్ట్ ఏమిటంటే మొత్తం ఫోర్స్ 0 సున్నా కాబట్టి సర్ఫేస్ పై ఏ ఫోర్స్ పనిచేస్తుందో అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నుండి ఉన్న డిఫరెన్స్ కాబట్టి మీరు సర్ఫేస్ పై రిసల్టెంట్ ఫోర్స్ ని లెక్కించినప్పుడల్లా మీరు అబ్సల్యూట్ ప్రెషర్ తో కాకుండా గేజ్ ప్రెషర్తో పరోక్షంగా వ్యవహరిస్తున్నారని గుర్తుంచుకోండి ఎందుకంటే అట్మాస్ఫియర్ ఉన్నట్లయితే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేకపోతే అది ఈక్విలిబ్రియమ్ లో ఉండేది ఇప్పుడు మీరు దానిపై కొంత ప్రెషర్ ని కలిగి ఉన్నారు అట్మాస్ఫియరిక్ ప్రెషరే ఎందుకు మరేదైనా ఇతర ప్రెషర్ క్లోజ్డ్ సర్ఫేస్ పై యూనిఫార్మ్ ప్రెషర్ ఉంటే మనం దానిని తరువాత చూద్దాం క్లోజ్డ్ సర్ఫేస్ పై యూనిఫార్మ్ ప్రెషర్ ఉంటే రిసల్టెంట్ ఫోర్స్ సున్నా అవుతుంది అది చాలా సరళమైన గణిత పరిశీలన ద్వారా నిరూపించబడింది మీ దగ్గర ఉన్న బౌండరీ కి ఎల్లప్పుడూ నార్మల్ గా డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ ఉంది ఆ ప్రెషర్ యొక్క తీవ్రత అంతటా యూనిఫార్మ్ గా ఉంటే క్లోజ్డ్ బౌండరీ యొక్క ఇంటిగ్రల్ జీరో 0 గా ఉంటుంది కాబట్టి రిసల్టెంట్ ఫోర్స్ ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ కామన్ పార్ట్ ని తొలగించి దాని పైన ఉన్న పార్ట్ ని మాత్రమే పరిగణించండి అందువల్ల మనం నీటి ప్రభావాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాము ఇప్పుడుy dAఅనేది దేనిని సూచిస్తుందో మీరు స్పష్టంగా చూడవచ్చు ఫస్ట్ మోమెంట్ ఆఫ్ ఏరియా సెంట్రాయిడ్ ఆఫ్ ఏరియా ని ఇస్తుంది yc Ay dAA తర్వాతFgAyc Sin సెంట్రాయిడ్ ఇక్కడ ఎక్కడో ఉందని అనుకుంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం మనకు yc కొంత దూరం ఉంది మరియు మనం ఈ హైట్ కి hcఅనే పేరు ఇద్దాం ఇది yc Sin ఇది ఫ్రీ సర్ఫేస్ నుండి ప్లేన్ సర్ఫేస్ వరకు ఉన్న వర్టికల్ డెప్త్ ఆఫ్ సెంట్రాయిడ్ FgAhc ఇప్పుడు ఇది రిసల్టెంట్ ఫోర్స్ ని ఇస్తుంది కానీ ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఫోర్స్ కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ ఫోర్స్ యొక్క రిసల్టెంట్ ఏ పాయింట్ ద్వారా వెళుతుందో కూడా మనం కనుగొనాలి కాబట్టి పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫోర్స్ తెలుసుకోవడానికి P అనే పాయింట్ ఉందని అనుకుందాం మరియు P అనేది ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఫోర్స్ యొక్క రిసల్టెంట్ P అనే పాయింట్ గుండా వెళుతుందని అని అనుకుందాం కాబట్టి మనం P యొక్క స్థానాన్ని ఏమిటని కనుగొనగలం అంటే పాయింట్ P యొక్క y కోఆర్డినేట్ అని అర్థం దాని కోసం మనం బేసిక్ స్టాటిక్స్ లో నేర్చుకున్న చాలా సింపుల్ ప్రిన్సిపుల్ ని ఉపయోగిద్దాం మీరు మోమెంట్ ఆఫ్ ఫోర్సెస్ సంబందించిన ఒక యాక్సిస్ ని పరిగణనలోకి తీసుకుంటే ఆ యాక్సిస్ కి సంబంధించి మోమెంట్ ఆఫ్ రిసల్టెంట్ ఫోర్స్ అదే యాక్సిస్ కి సంబంధించిన ఆ వ్యక్తిగత భాగాల మోమెంట్ ఆఫ్ ఫోర్సెస్ యొక్క సమ్మేషన్ తప్ప మరొకటి కాదు దీనిని వరిగ్నాన్ సిద్ధాంతం అంటారు మరియు ypయొక్క స్థానాన్ని తెలుసుకోవడానికి మనం దానిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి F రిసల్టెంట్ ఫోర్స్ అయితే మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న మోమెంట్ x యాక్సిస్ కి సంబంధించిన మోమెంట్ అప్పుడు Fyp మోమెంట్ ఆఫ్ ఫోర్స్ యొక్క పరిమాణాన్ని ఇస్తుంది ఇది ఇండివిజుయల్ కాంపొనెంట్స్ మోమెంట్స్ మొత్తానికి సమానం కాబట్టి ఒక ఇండివిజుయల్ కాంపొనెంట్ మీకు dF ఉన్నట్లుగా ఇది ఒక ఇండివిజుయల్ కాంపొనెంట్ కాబట్టి x కి సంబంధించి dF యొక్క మోమెంట్ ఏమిటి కాబట్టి టోటల్ మోమెంట్ y dF g sin y2 dA ఇది సెకండ్ మోమెంట్ ఆఫ్ ఏరియా కొన్నిసార్లు ఏరియా మోమెంట్ ఆఫ్ ఇనర్షియా అని కూడా పిలుస్తారు మాస్ మోమెంట్ ఆఫ్ ఇనర్షియా తో ఉన్న సిమిలారిటీ కారణంగా సెకండ్ మోమెంట్ ఆఫ్ ఏరియా అని పిలవడం మంచిది కాబట్టి దీనిని x యాక్సిస్ కి సంబంధించి సెకండ్ మోమెంట్ ఆఫ్ ఏరియా ను IXX అని వ్రాయవచ్చు ypg sin IXXFg sin IXXgAyc Sin IXX ఒక ఆర్బిట్రరి యాక్సిస్ కి సంబంధించిన సెకండ్ మోమెంట్ ఆఫ్ ఏరియాని సూచిస్తుంది x కి సమాంతరంగా ఉండే యాక్సిస్ కి అనువదించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కానీ సెంట్రాయిడ్ గుండా వెళుతుంది మరియు సెంట్రాయిడ్ ఒక నిర్దిష్ట సర్ఫేస్ కి సంబంధించిన రిఫరెన్స్ పాయింట్ కాబట్టి అలా చేయడానికి మనం ప్యారాలల్ యాక్సిస్ సిద్ధాంతాన్ని అనువదించడానికి ఉపయోగించవచ్చు అలాగే c గుండా మరియు x కి ప్యారలల్ గా వెళ్ళే యాక్సిస్ ని పరిశీలిస్తే ఆ యాక్సిస్ కి సంబంధించి మనం IXX ని Ic గా అని వ్రాయగలము C ద్వారా మరియు x కి ప్యారలల్ గా వెళుతున్న ఈ యాక్సిస్ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉన్న వ్యూ నుండి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ypIc Ayc2AycycIcAyc ఫ్లూయిడ్ స్టాటిక్స్ ను పరిగణనలోకి తీసుకుని ఈ పాయింట్ P కి ప్రత్యేక పేరు ఇవ్వబడింది మరియు ఆ పేరు సెంటర్ ఆఫ్ ప్రెషర్ కాబట్టి సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే ప్రెషర్ కారణంగా ఉన్న రిసల్టెంట్ ఆఫ్ డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ దానిని సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటారు ఈ వ్యక్తీకరణ నుండి మనం స్పష్టంగా చూడవచ్చు ఆ yc yp ఎందుకంటే yp అనేది yc పాజిటివ్ టర్మ్ కి సమానం అంటే డెప్త్ పరంగా సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది సెంట్రాయిడ్ కంటే తక్కువగా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన పరిశీలన కాబట్టి ఈ సాధారణ అవగాహన నుండి మనం నేర్చుకున్నవి రెండు విషయాలు ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా ఫ్లూయిడ్ లో మునిగిపోయిన ప్లేన్ సర్ఫేస్ పై ఉన్న రిసల్టెంట్ ఫోర్స్ ఏమిటో తెలుసుకోవడం ఒకటి మరియు ఈ రిసల్టెంట్ ఫోర్స్ పనిచేసే పాయింట్ ఎక్కడ ఉంది మనం దీన్ని ఎలా లెక్కించవచ్చో నిరూపించడానికి ప్రారంభించడానికి ఒక సాధారణ ఉదాహరణను పరిశీలిద్దాం మీ దగ్గర ఒక సర్ఫేస్ ఉందని అనుకుంటే దాని సెక్షనల్ వ్యూ లో ఇది ఇలా ఉంటుంది మరియు ఇది ఫ్లూయిడ్ లో మునిగి ఉన్న వర్టికల్ సర్ఫేస్ ఇది ఫ్లూయిడ్ కాబట్టి మరియు ఇది b మరియు h కొలతలతో ఉన్న రెక్టాంగిల్ సెక్షన్ లాంటిది దీనిపై ఉన్న ప్రెషర్ వల్ల ఏర్పడే ఫోర్స్ ఏమిటి దీనికి a అనే కొలతను ఇద్దాం ఇది ఉదాహరణ 1 ప్రశ్న ఏమిటంటే ప్రెషర్ కారణంగా ఈ షేడెడ్ సర్ఫేస్ పై రిసల్టెంట్ ఫోర్స్ ఏమిటి అని కావున ఇలాంటి ఉదాహరణ తీసుకోండి వాటర్ లేదా వేరే ఏదైనా ఫ్లూయిడ్ దానిపై ఒక సర్ఫేస్ నుండి పనిచేస్తాయి దీనిపై ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా వచ్చిన రిసల్టెంట్ ఫోర్స్ ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంది కాబట్టి ఇంక్లైన్డ్ పరిస్థితికి ఇది ఒక ప్రత్యేక సందర్భం ఇంక్లైన్డ్ పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు మనం దానిని వర్టికల్ గా చేసాం కాబట్టి ఇది తో900 కు సమానమైన ఇంక్లినేషన్ కాబట్టి అటువంటి సర్ఫేస్ కోసం ఇప్పుడు మీరు సర్ఫేస్ పై పనిచేసే రిసల్టెంట్ ఫోర్స్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే Fg a h2 కాబట్టి మీరు ఇప్పుడు మొదట గుర్తించాలి ఇది ఈ వర్టికల్ యాక్సిస్ లేదా ఈ హారీజంటల్ యాక్సిస్ కి సంబంధించిన సెకండ్ మోమెంట్ ఆఫ్ ఏరియా కాబట్టి ఇది ఇంక్లైన్డ్ ప్లేట్ అయినప్పుడు గుర్తుకు తెచ్చుకోండి సెకండ్ మోమెంట్ ఆఫ్ ఏరియా ఈ యాక్సిస్ కి సంబంధించి తీసుకోబడింది నిజమే కదా కాబట్టి ఇప్పుడు ఇది వర్టికల్ గా ఉన్నప్పుడు ఈ యాక్సిస్ కి సంబంధించి మీకు సెకండ్ మోమెంట్ ఆఫ్ ఏరియా ఉంది మరియు ఇది సెంట్రాయిడ్ యాక్సిస్ కి అనువదించబడింది కాబట్టి సరైన యాక్సిస్ ఇలా ఉండాలి అయితే ypycIcAyca h2bh312 bh a h2 మీరు లేదా ఈ ఫోర్స్ ఎలా డిస్ట్రీబ్యుట్ చేయబడుతుందో తెలుసుకోవాలనుకుంటే ఒక స్కెచ్ గీయడానికి ప్రయత్నిద్దాం అలా చేయడానికి ప్రెషర్ డెప్త్ తో మారుతుందని మనం గమనించవచ్చు కాబట్టి ఇక్కడ ప్రెషర్ సున్నా 0 ఇది రిఫరెన్స్ ప్రెషర్ 0 కాదు ఇది రిఫరెన్స్ ప్రెజర్ అబ్సల్యూట్ సెన్స్ లో సున్న కాదు కానీ అట్మాస్ఫియర్ కి సంబంధించిది కాబట్టి ఈ హైట్ దగ్గర ప్రెషర్ ఇలా ఉంది దిగువ హైట్ లో ఇది ప్రెషర్ ఇంత ఉంది మరియు ఇది ఇలాంటి డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ ఇది హైట్ తో లీనియర్ గా మారుతుంది మరియు ఈ లోడింగ్ డయాగ్రామ్ క్రింద ఉన్న ఏరియా చివరికి ఫోర్స్ ఎంత ఉందో చూపిస్తుందని మీరు స్పష్టంగా చూడవచ్చు బేసిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ లో మీరు ఇప్పటికే ఈ రకమైన ఉదాహరణలు చూశారు మరియు ఫ్లూయిడ్ విశ్రాంతి సమయంలో ఉన్నపుడు అది సిమిలర్ గా ఉండడాన్ని ధృవీకరించవచ్చు ఇప్పుడు వివిధ డెప్త్ ల దగ్గర ఫ్లూయిడ్ లో ఉన్న స్టేట్ ఆఫ్ స్ట్రెస్ ఏమిటి అవి వివిధ డెప్త్ ల వద్ద ఉన్న ఫ్లూయిడ్ ఎలెమెంట్స్ దానిని పరిగణనలోకి తీసుకోవడానికి మనం స్ట్రెస్ టెన్సర్ను తిరిగి సూచిస్తాము ట్రాక్షన్ వెక్టర్తో చర్చిస్తున్నప్పుడు మనం ఇంతకు ముందు పరిచయం చేసాం నేను ట్రాక్షన్ వెక్టర్ను స్ట్రెస్ టెన్సర్తో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నాను ఎప్పుడైనా మీకు ఫ్లూయిడ్ ఎలెమెంట్ కదలకుండా ఉన్నప్పుడు స్ట్రెస్ టెన్సర్ యొక్క ఆరు ఇండిపెండెంట్ భాగాలను వ్రాయడానికి మనకు ఆసక్తి ఉంది కాబట్టి మనకు డయాగ్నల్ ఎలెమెంట్స్ మరియు ఆఫ్ డయాగ్నల్ ఎలెమెంట్స్ ఉన్నాయి డయాగ్నల్ ఎలెమెంట్స్ నార్మల్ కాంపొనెంట్స్ ఆఫ్ స్ట్రెస్ ని సూచిస్తాయని మీరు గుర్తుచేసుకుంటే మరియు ఆఫ్ డయాగ్నల్ ఎలెమెంట్స్ షియర్ కాంపొనెంట్స్ ఆఫ్ స్ట్రెస్ ను సూచిస్తాయి కాబట్టి ఆఫ్ డయాగ్నల్ ఎలెమెంట్స్ ఏమయి ఉంటాయి అవి సున్నాగా ఉంటాయి ఎందుకంటే ఇది కదలకుండా ఉన్న ఫ్లూయిడ్ కాబట్టి ఇది షియర్ కు లోబడి ఉండదు ఎందుకంటే షియర్ ఫ్లూయిడ్ డిఫార్మేషన్ చెందుతుంది కాబట్టి ఇవన్నీ సున్నాలు మీరు డయాగ్నల్ ఎలెమెంట్స్ కి వచ్చినప్పుడు మీకు ప్రెషర్ మాత్రమే ఉన్న నార్మల్ కాంపొనెంట్ ద్వారా నిర్దేశించబడిన స్టేట్ ఆఫ్ స్ట్రెస్ మాత్రమే ఉంటుంది మరియు అది అన్ని దిశల నుండి సమానంగా పనిచేస్తుంది కాబట్టి p p p అంటే 112233మూడు భాగాలు ఉంటాయి మరియు మైనస్ పెట్టడానికి కారణం ఏంటంటే నార్మల్ స్ట్రెస్ యొక్క పాజిటివ్ సైన్ టెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే కానీ ప్రెషర్ ఎల్లప్పుడూ కంప్రెసిబుల్ గా ఉంటుంది ఇప్పుడు స్టేట్ ఆఫ్ స్ట్రెస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కి మోర్ సర్కిల్ ని గీద్దాం మోర్ సర్కిల్ అంటే ఏమిటో మీకు గుర్తుంటే ఎలిమెంటల్ ఏరియా ఉందని మీరు పరిగణించినట్లయితే రిసల్టెంట్ ఫోర్స్ ని కలిగి ఉన్న కొన్ని రిఫరెన్స్ లకు సంబంధించి ఇంక్లినేషన్ ను కలిగి ఉంటుంది మరియు రిసల్టెంట్ ఫోర్స్ ట్రాక్షన్ వెక్టర్ కాంపొనెంట్స్ పర్ యూనిట్ ఏరియా చే ఇవ్వబడుతుంది ట్రాక్షన్ వెక్టర్ కాంపొనెంట్ ఇలా ఉంటుంది మీరు దానిలో రెండు కాంపొనెంట్స్ తీసుకోండి ఒకటి టాంజెన్షియల్ కాంపొనెంట్ మరొకటి నార్మల్ కాంపొనెంట్ మనం దానిని n అని మరియు దీనిని అని పిలుస్తాం కాబట్టి మీరు ఈ ఏరియా ని ఎలా ఓరియంట్ చేస్తారనే దానిపై ఆధారపడిమీరుnయొక్క విభిన్న కలయికలను పొందుతారు మీరు దాని లోకస్ గీస్తే అప్పుడు అదే మోర్ సర్కిల్ కాబట్టి మోర్ సర్కిల్ మీకు వేర్వేరు ప్రదేశాల వద్ద స్టేట్ ఆఫ్ స్ట్రెస్ ఏమిటో విజువల్ అప్పీల్ లేదా విజువల్ ఫీల్ ని ఇస్తుంది లేదా ఏరియా యొక్క విభిన్న ఎంపిక ధోరణి ఎంపిక ఆధారంగా వేర్వేరు ప్రదేశాలలో లేదా ఒకే ప్రదేశంలో ఉండవచ్చు కాబట్టి మనం ఒక నిర్దిష్ట మోర్ సర్కిల్ను గీస్తున్నప్పుడు మనం ఒక నిర్దిష్ట పాయింట్ పై దృష్టి పెడదాము ఏరియా యొక్క ధోరణిని మార్చడం ద్వారా మనం ఒక నిర్దిష్ట పాయింట్ పై దృష్టి కేంద్రీకరిస్తున్నాము దానిపై ఉన్న నార్మల్ మరియు టాంజెన్షియల్ కాంపొనెంట్ ఆఫ్ ఫోర్సెస్ అనుభూతిని పొందడానికి కాబట్టి మనకు రెండు యాక్సిస్ లు ఉన్నాయి ఒకటి n మరియు మరొకటి మన లక్ష్యం nvsorvsn యొక్క లోకస్ లను కనుగొనడం కాబట్టి అటువంటి స్టేట్ ఆఫ్ స్ట్రెస్ కి మోర్ సర్కిల్ ఎలా ఉంటుంది ఈ స్టేట్ ఆఫ్ స్ట్రెస్ చాలా ప్రత్యేకమైనది మరియు దీనిని హైడ్రోస్టాటిక్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్ అంటారు కారణం స్పష్టంగా ఉంది ఇది హైడ్రోస్టాటిక్ భౌతిక పరిస్థితిని సూచిస్తుంది కాబట్టి మోర్ సర్కిల్ ఎలా ఉంటుందో ఒక నిర్దిష్ట పాయింట్ లో మీరు నార్మల్ కాంపొనెంట్ ఆఫ్ స్ట్రెస్ ని కలిగి ఉన్నారు అది ప్రెషర్ కారణంగా ఉంటుంది మరియు ఇది అన్ని దిశల నుండి సమానంగా పనిచేస్తుంది అంటే మీరు ప్లేన్ యొక్క ఓరియెంటేషన్ ని మారుస్తే n మారదు n ప్రత్యేకంగా ఉంటుంది మరియు ఎంత ఉంటుంది సున్నా అవుతుంది అంటే మీరు ఎంచుకున్న ప్లేన్ ఏదైనా n p మరియు 0 కాబట్టి అన్నిస్టేట్స్ ఆఫ్ స్ట్రెస్ లలో లోకస్ కోఆర్డినేట్ p 0 తో ఒకే పాయింట్ గా మారుతుంది ఇప్పుడు మోర్ సర్కిల్ ఒక పాయింట్ p 0 అవుతుంది కాబట్టి ఇది కేవలం ఒక పాయింట్ మాత్రమే సర్కిల్ కాదు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఆసక్తికర పరిమితమైన కేసు మోర్ సర్కిల్ ఒక పాయింట్ కు మారినప్పుడు ఓరియెంటేషన్ లో మార్పుతో స్టేట్ ఆఫ్ స్ట్రెస్ లో మార్పు లేదని సూచిస్తుంది తరువాత మనం ప్లేన్ సర్ఫేస్ పై ఉన్న ఫోర్స్ యొక్క మరొక ఉదాహరణను పరిశీలిద్దాం ఉదాహరణ 2 మనం ఈ ఉదాహరణను మునుపటి ఉదాహరణ కంటే కొంచెం ఎక్కువగా చర్చించుకుందాం మళ్ళీ అక్కడ ఫ్రీ సర్ఫేస్ ఉందని అనుకుందాం కొంత ఫిక్సెడ్ స్ట్రక్చర్ ఉంది ఒక బేస్ ఉంది మరియు ఇలాంటి గేట్ ఉంది ఇది సీవేజ్ గేట్ లాంటిది కాబట్టి ఒక వైపు నీరు ఉంది మరియు ఈ నీరు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పరిమితం చేయబడుతోంది మరియు ఈ గేట్ కదిలే ధోరణిని కలిగి ఉంది ఎందుకంటే ఎడమ వైపు నుండి వాటర్ రిసల్టెంట్ ఫోర్స్ ఉంది మరియు ఈ యంత్రాన్ని ఈక్విలిబ్రియమ్ వద్ద విశ్రాంతిగా ఉంచే కొన్ని యంత్రాంగాలు లేదా హోల్డింగ్ విధానం ఉండాలి కాబట్టి గేట్ మీద కొంత ఫోర్స్ పని చేస్తుంది కొంత సపోర్ట్ లేదా వేరే ఏదైనా ఫోర్స్ ఈ ఫోర్స్ F అని అనుకుందాం గేట్ ని ఈక్విలిబ్రియమ్ లో ఉంచడానికి వీటిపై F అనే ఫోర్స్ పని చేస్తుంది ఈ గేట్ వేర్వేరు ఆకారాలతో ఉండవచ్చు మరియు ఒక ఉదాహరణగా ఇలా సెమీ సర్కిల్ గా ఉన్న గేట్ ఆకారాన్ని తీసుకుందాం కాబట్టి ఈ గేట్ యొక్క సెక్షన్ ఇది కాబట్టి ఈ గేటుపై నీరు కారణంగా ఒక ఫోర్స్ ఉంది మరియు కొన్ని కొలతలు పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆ ఫోర్స్ ని మీరు లెక్కించవచ్చు కొలతలలో ఒకటి ఇది H అని అనుకుందాం ఈ సెమీ సర్కిల్ గేట్ యొక్క రేడియస్ R అని అనుకుందాం మరియు ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఇవ్వబడుతుంది ఈ గేట్ O అనే పాయింట్ దగ్గర అతుక్కొని ఉంది కాబట్టి ఇది ఒక పరిస్థితి గేట్ ని ఈక్విలిబ్రియమ్ లో ఉంచడానికి ఫోర్స్ F ఎంత అవసరమో మీరు తెలుసుకోవాలనుకుంటే గేట్ మీద ఉన్న ప్రెషర్ కారణంగా రిసల్టెంట్ ఫోర్స్ ఏమిటో మీరు లెక్కించాలి ఇది ప్లేన్ సర్ఫేస్ ప్లేన్ ఆకారం సెమీ సర్కిల్ కానీ ఇది ఇప్పటికీ ప్లేన్ సర్ఫేస్ మరియు మీరు ప్లేన్ సర్ఫేస్ పై ఉన్న ఫోర్స్ కోసం సూత్రాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఈ గేట్ యొక్క ఫ్రీ బాడి డయాగ్రామ్ ని గీయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మన లక్ష్యం ఏమిటంటే గేటును ఈక్విలిబ్రియమ్ లో ఉంచడానికి ఈ ఫోర్స్ ఎంత ఉండాలి అని కాబట్టి మనం గేట్ యొక్క ఫ్రీ బాడి డయాగ్రామ్ ని గీద్దాం మీ దగ్గర ఫోర్స్ ఉంది మీ దగ్గర ఏ ఇతర శక్తులు ఉన్నాయి మీ దగ్గర హింజ్ రియాక్షన్స్ ఉన్నాయి అవిOx మరియు Oy అనే రెండు కాంపొనెంట్స్ ఉన్నాయని అనుకుందాం ఇది దాని స్వంత బరువు mg ను కలిగి ఉంది మరియు నీటిలో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ వలన కలిగే ఫోర్స్ Fp ఇది సెంటర్ ఆఫ్ ప్రెషర్ గుండా వెళుతుంది కాబట్టి ఈక్విలిబ్రియమ్ కోసం O కి సంబంధించిన అన్ని ఫోర్సెస్ యొక్క రిసల్టెంట్ మోమెంట్ జీరో ఉండాలి O ను మోమెంట్ సెంటర్ గా ఎన్నుకోవటానికి కారణం స్పష్టంగా ఉంది ఇది F అనే ఫోర్స్ తప్ప మిగతా తెలియని ఫోర్సెస్ అన్నిటిని తొలగిస్తుంది F R Fp y10 y1 H yp ycH 4R3 AR22 సెమీ సర్కిల్ విషయం యొక్క యాక్సిస్ కి సంబంధించి I అనేది సెకండ్ మోమెంట్ ఆఫ్ ఏరియా ఇది దాని సెంట్రాయిడ్ గుండా వెళుతుంది కానీ ఈ డెరివేషన్ అవసరం లేదని మనం చూస్తాము ఎందుకంటే ఈ ఫార్ములా ఆధారిత నిర్ణయం యొక్క ఈ మూలాన్ని నివారించడానికి మనం ప్రయత్నిస్తాము మరియు మనం దీన్ని ఇంటిగ్రేషన్ యొక్క ప్రాథమిక పద్ధతి నుండి చేస్తాము దీని ద్వారా మీరు డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ యొక్క రిసల్టెంట్ ని డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్స్ యొక్క మోమెంట్ మరియు మొదలైనవి కనుగొంటారు మరియు మొత్తం కారణం ఏమిటంటే సెంట్రాయిడ్ యాక్సిస్ కి సంబంధించి సెకండ్ మోమెంట్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ను మనం చాలా సులభంగా గుర్తుంచుకునే కొన్ని సింపుల్ ఏరియా లు ఉన్నాయి కానీ చాలా కాంప్లికేటెడ్ ఏరియా లకు ఇది అంత సౌకర్యవంతంగా ఉండదు ఇది అంత కాంప్లికేటెడ్ గా లేదు కానీ దాని కోసం మనం గుర్తుంచుకోవడం ద్వారా మన మెదడుకు పని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది గుర్తుంచుకోవలసిన ప్రత్యేక సమాచారం కాదు కాబట్టి తరువాతి లెక్చర్ లో మనం ఏమి చేస్తాం అంటే మనం ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను పరిష్కరించే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూద్దాం ఈ వ్యక్తీకరణలో IC విలువను సబ్స్టిస్ట్యూట్ చేయడం ద్వారా మీరు ఈ సమస్యను పరిష్కరించవచ్చు మరియు ఈ వ్యక్తీకరణ స్టాటిక్స్లోని పాఠ్యపుస్తకాల అపెండిక్స్ లో ఇవ్వబడింది కాబట్టి మీరు వ్యక్తీకరణను కనుగొనవచ్చు లేదా మీకు కావాలంటే దాన్ని డిరైవ్ కూడా చేయవచ్చు మరియు yp ను పొందడానికి దాన్ని సబ్స్టిస్ట్యూట్ చేయండి మరియు దాని నుండి మీరు F ని పొందవచ్చు డిస్ట్రీబ్యుటెడ్ ఫోర్సెస్ సింపుల్ ఇంటిగ్రేషన్ ద్వారా మనం దానిని కనుగొంటే సాధ్యమైనప్పుడల్లా మరియు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు కూడా అది సరిగ్గా ఉంటుందని మనం చూస్తాము కాబట్టి మనం తదుపరి లెక్చర్ లో చేస్తాము ఇక్కడితో ఆగిపోదాం